ఉపన్యాసం 22 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో మేము 7 సెగ్మెంట్ LED మరియు LCD డిస్ప్లేలను ఇంటర్ఫేస్ చేస్తాము 7 సెగ్మెంట్ డిస్ప్లే ఎల్సిడి అవి ఎలా పనిచేస్తాయో మేము ఇప్పటికే చర్చించాము మరియు మేము ఇప్పటికే రెండు బోర్డులు ఆర్డునో బోర్డు మరియు STM బోర్డు గురించి చర్చించాము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో 7 సెగ్మెంట్ డిస్ప్లే మరియు ఎల్సిడిని ఇంటర్ఫేస్ చేయడానికి అవసరమైన సర్క్యూట్ రేఖాచిత్రం మరియు కోడ్ను నేను మీకు చూపిస్తాను నేను 7 సెగ్మెంట్ డిస్ప్లే యొక్క పని తీరు ఉదాహరణ ను మీకు చూపిస్తాను మరియు ఎల్సిడి డిస్ప్లే యొక్క పని తీరు ఉదాహరణను కూడా మీకు చూపిస్తాను నేను STM మరియు Arduino రెండింటి ని చూపిస్తాను నేను చూపించబోయే మొదటి ఉదాహరణ 7 సెగ్మెంట్ డిస్ప్లే యూనిట్ను STM32 బోర్డ్కు ఇంటర్ఫేస్ చేయడం మరియు 0 నుండి 9 వరకు అక్షరాలను చక్రీయ పద్ధతిలో 1 5 సెకన్ల ఆలస్యం తో ప్రదర్శించడం నేను ఈ STM బోర్డ్ను ఉపయోగించి Arduino కనెక్టర్లో డేటా అవుట్పుట్ పిన్స్ D2 నుండి D8 వరకు సెగ్మెంట్ A నుండి G వరకు కనెక్ట్ చేస్తాను ఇది సాధారణ సర్క్యూట్ రేఖాచిత్రం ఇది సాధారణ పోర్టు అని మీరు చూడవచ్చు ఇది ఒక సాధారణ యానోడ్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇక్కడ సాధారణ పోర్ట్ 5V కి నిరోధకత ద్వారా అనుసంధానించబడి ఉంటుంది అన్ని ఇతర పోర్టులు A B C D E F మరియు G STM బోర్డు యొక్క పిన్స్ D 2 నుండి D 8 వరకు అనుసంధానించబడి ఉంటాయి మీరు ఈ కనెక్షన్ను చూడవచ్చు ఇది A ని D2 కి అనుసంధానించబడి ఉంది B ని D3 కి అనుసంధానించబడి ఉంది C ని D4 కి అనుసంధానించబడి ఉంది D ని D5 కి అనుసంధానించబడి ఉంది E ని D6 కి అనుసంధానించబడి ఉంది F ని D7 కి అనుసంధానించబడి ఉంది మరియు G ని D8 కి అనుసంధానించబడి ఉంది ఈ విధంగా మనం అన్ని కనెక్షన్లను ఏర్పాటు చేసాము ఇక్కడ మీరు ఇదే కనెక్షన్లు చేయాలనే కఠినమైన నియమం లేదు కానీ ఇది మనం కనెక్ట్ చేసిన శైలి ఇప్పుడు mbed C కోడ్ చూద్దాం నేను మీకు చెప్పినట్లుగా A B C D E F మరియు G లను కనెక్టెడ్ సెగ్మెంట్స్ నుండి ప్రారంభించి అందుబాటులో ఉన్న పిన్స్ D2 నుండి D8 వరకు ఉపయోగించాము అదే విధంగా మేము అన్ని డిజిటల్ అవుట్పుట్ పోర్టులకు పేర్లు ఇచ్చాము ఇప్పుడు ఇది సాధారణ యానోడ్ ప్రదర్శన ఈ విభాగం ఎప్పుడు వెలుగుతుంది సాధారణ పాయింట్ Vcc కి అనుసంధానించబడి ఉంది మేము ఈ రేఖకు 0 విలువను దాటినప్పుడు ఈ విభాగం వెలుగుతుంది కాబట్టి మీరు ఈ A ద్వారా D2 లో పాస్ చేయాలి A మీరు 0 ను పాస్ చేయవలసిన సిగ్నల్ అప్పుడు ఈ ప్రత్యేక విభాగం మాత్రమే ప్రకాశిస్తుంది కాబట్టి దానిని వెలిగించటానికి మీరు 0 ను పాస్ చేయాలి ఎందుకంటే ఇది సాధారణ యానోడ్ ఇది సాధారణ కాథోడ్ అయితే మీరు దీనికి విరుద్ధంగా చేయాలి ఇప్పుడు 9 కేసులు ఉన్నాయి ఎందుకంటే నేను మీకు చెప్పినట్లుగా ఆలస్యం తో 0 నుండి 9 వరకు సంఖ్యలను కూడా ప్రదర్శిస్తాను మొదట కేసు 0 ను పరిశీలిద్దాం 0 అంటే ఏమిటి ఎన్ని విభాగాలు వెలిగిపోతాయో చూడండి జి మినహా అన్ని విభాగాలు కాబట్టి జి సెగ్మెంట్లకు మాత్రమే విలువ 1 ఉంటుంది మరియు మీరు వెలిగించాలనుకునే అన్ని ఇతర విభాగాలు విలువ 0 ను దాటాలి అదేవిధంగా నేను A0 B0 C0 D0 E0 F0 కానీ G 1 అదేవిధంగా 1 కోసం మీరు వెలిగించటానికి B మరియు C మాత్రమే అవసరం కాబట్టి B మరియు C లకు 0 విలువ ఉండాలి మిగతా వాటికి 1 విలువ ఉంటుంది కాబట్టి మీరు ఇతర ప్రదర్శనలకు కూడా ఇదే విధంగా చేయవచ్చు కాబట్టి మీరు వ్రాయవలసిన కోడ్ ఇది while మనం చేస్తున్నది ఏమిటంటే for loop లో మనం i యొక్క విలువను 0 నుండి 9 వరకు మారుస్తాము అంకెను ప్రదర్శించడానికి మేము డిస్ప్లే ని పిలుస్తున్నాము అప్పుడు 1 5 సెకన్ల ఆలస్యం ఉంది ఇది నిరంతర లూప్ లో వెళుతుంది ఇది తరువాతి ఉదాహరణ ఇది మునుపటి మాదిరిగానే ఉంటుంది కానీ ఆర్డునో బోర్డుతో మేము చేసిన మునుపటి ఉదాహరణ STM బోర్డుతో ఉంది ఇది Arduino బోర్డుతో ఉంది మీరు మళ్ళీ ఇక్కడ నుండి సెగ్మెంట్ నుండి ఎ నుండి ఎఫ్ వరకు జి వరకు మరియు ఆర్డునో బోర్డులో డిజిటల్ పిన్స్ డి 2 నుండి డి 8 వరకు కనెక్ట్ అవ్వాలి

సర్క్యూట్ రేఖాచిత్రాన్ని మళ్ళీ చూద్దాం ఇది మునుపటి ప్రయోగానికి చాలా పోలి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కోడ్ చూడండి సెటప్ దశలో మేము ప్రతి పిన్స్ కోసం పిన్ మోడ్ను పేర్కొనాలి పిన్ 8 ను పిన్ 2 కోసం ఉపయోగిస్తున్నాము కాబట్టి వీటిలో ప్రతి పిన్ మోడ్ను మనం పేర్కొనాలి మరియు అన్నీ అవుట్పుట్ మరియు లూప్ దశలో మేము ఏమి చేస్తున్నాము మేము మునుపటి కోడ్లో చేసిన విధంగానే చేస్తున్నాము

సమర్థవంతమైన మరియు ప్రత్యామ్నాయ ప్రోగ్రామ్ ఇలాంటిదే కావచ్చు i 2 కోసం i 8 i for i2 i8 i మేము పిన్ మోడ్లను సెట్ చేస్తున్నాము అదేవిధంగా తరువాతి ఫర్ లూప్ కోసం మేము అన్ని 8 డిజిటల్ అవుట్పుట్ పిన్లను తక్కువకు చేస్తున్నాము డిస్ప్లే ఫంక్షన్లో అంకెను బట్టి మేము కొన్ని పోర్ట్ పిన్లకు అధికంగా వ్రాస్తున్నాము ఇక్కడ లూప్ విభాగంలో మేము మునుపటి కోడ్కు సమానమైనదాన్ని చేస్తాము కోడ్ స్వీయ వివరణాత్మకమైనది

ఇప్పుడు నేను ఎల్సిడి యూనిట్ను 4 బిట్ మోడ్ STM 32 బోర్డ్కు ఇంటర్ఫేస్ చేస్తాను LCDలో స్థిర సందేశాన్ని ప్రదర్శిస్తాను Arduino కనెక్టర్లో 4 పంక్తులు D8 నుండి D11 వరకు కనెక్ట్ అవుతున్నాము మరియు మేము ఈ రిజిస్టర్ను ఇన్పుట్ పిన్ D13 కి కనెక్ట్ చేస్తాము మరియు ఈ ఎనేబుల్ చేసిన ఇన్పుట్ను D12 కి కనెక్ట్ చేస్తాము ఇవి STM32 కి అవసరమైన కనెక్షన్లు కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది మీరు LCD ని చూస్తే దానికి ఈ పిన్స్ వచ్చాయి కనెక్షన్లు కూడా చూపించబడ్డాయి చదవడం వ్రాయడం శాశ్వతంగా ఎర్త్పైప్తో అనుసంధానించబడి ఉంది ఎందుకంటే మేము ఇక్కడ వ్రాస్తున్నాము

ఇప్పుడు ఇక్కడ mbed ప్రోగ్రామ్ చూద్దాం c ను మాత్రమే చేర్చడానికి బదులుగా మేము కొన్ని ఇతర హెడర్ ఫైళ్ళను కూడా చేర్చాలి LCD ఇంటర్ఫేసింగ్ కోసం చేర్చాల్సిన రెండు హెడర్ ఫైల్లు TextLCD h మరియు TextLCDScroll h మరియు మేము TextLCDScroll అనే ఫంక్షన్ను ఉపయోగించాలి మేము lcd పేరుతో ఒక వస్తువును సృష్టిస్తాము మరియు కనెక్షన్ కోసం డేటాలైన్లను పేర్కొంటాము ఇవి డేటా బిట్ లైన్ కోసం మరియు మనం ఎలాంటి ఎల్సిడిని ఉపయోగిస్తున్నాము LCD16x2 ప్రతి రెండు పంక్తులలో 16 అక్షరాలను ప్రదర్శించగలదు తదుపరిది ప్రధాన కార్యక్రమం అయితే while మేము LCD యొక్క రెండు పంక్తులలో రెండు అక్షరాల తీగలను ప్రదర్శిస్తున్నాము 0 అంటే మొదటి పంక్తి మరియు 1 అంటే రెండవ పంక్తి అప్పుడు 20 సెకన్ల ఆలస్యం ఉంటుంది ఇది తరువాతి ప్రోగ్రామ్ ఇది పాతదానికి చాలా పోలి ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న తేడా ఏమిటంటే మనం పేర్కొంటున్న స్క్రోలింగ్ వేగం 16 అక్షరాలలో స్ట్రింగ్ సరిపోకపోతే సెకనుకు 2 అక్షరాలు స్క్రోల్ అవుతాయని మేము పేర్కొంటున్నాము టెక్స్ట్ 16 అక్షరాల కంటే తక్కువ లేదా 16 అక్షరాలకు సమానం అయితే అది స్క్రోలింగ్ లేకుండా ప్రదర్శించబడుతుంది కానీ దాని కంటే ఎక్కువ ఉంటే నిర్దిష్ట టెక్స్ట్ లైన్ స్క్రోలింగ్ అవుతుంది ఇది మరొక ప్రోగ్రామ్ సారూప్య ప్రోగ్రామ్ మేము స్క్రోల్ వేగాన్ని సెకనుకు 3 అక్షరాలుగా చేసాము ఇప్పుడు నేను అదే LCD ని ArduinoUNO బోర్డ్తో 4 బిట్మోడ్లో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూపిస్తాను మరియు తెరపై స్థిర మెసేజ్ని ప్రదర్శిస్తాను కాబట్టి ఇక్కడ మనం చాలా విషయాలతో తాకడం లేదు కనెక్షన్లు చిత్రంలో చూపించబడ్డాయి అదేవిధంగా STM కోసం మునుపటి కోడ్ కోసం మేము ఇప్పటికే కొన్ని హెడర్ ఫైళ్ళను ఉపయోగిస్తున్నాము మేము ఆర్డునో కోసం అదే విధంగా కొన్ని హెడర్ఫైల్లను చేర్చాము మీరు ఈ క్రింది ఆర్డర్లో చేయవలసి ఉంది ఈ టెక్స్ట్ఎల్సిడి ఫంక్షన్ ఇప్పటికే ఇమ్ పోర్ట్ అయిందని మాకు తెలుసు దీనిని ఉదాహరణ విభాగంలో నేరుగా యాక్సెస్ చేయవచ్చు ఇది కనెక్షన్ రేఖాచిత్రం ఇది మునుపటి మాదిరిగానే ఉంటుంది ఇది కోడ్ కాబట్టి ఇక్కడ కూడా మీరు ఈ ప్రత్యేకమైన హెడర్ ఫైల్ను లిక్విడ్క్రిస్టల్ హెచ్LiquidCrystal క్లాస్ లిక్విడ్ క్రిస్టల్ కోసం మీరు ఒక వస్తువు lcd ను తయారు చేస్తారు మరియు మీరు కనెక్షన్ కోసం పిన్ సంఖ్యలను పేర్కొంటారు సెటప్ దశలో మీరు ప్రాథమికం గా ఈ క్రింది వాటిని చేస్తారు begin ఇది 16 x 2 డిస్ప్లే అని నిర్దేశిస్తుంది print lcd set curcer 01 తో EMBEDDED SYSTEM స్ట్రింగ్ను నిర్దేశిస్తుంది కర్సర్ ఇప్పుడు ఈ స్థానానికి వెళుతుంది మరియు ఇది NPTEL 2018 ను ప్రింట్ చేస్తుంది మరియు మేము 1 సెకను ఆలస్యం ఇస్తాము మరియు అదే విషయం పునరావృతమవుతుంది కాబట్టి మేము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఈ ఉపన్యాసంలో నేను రెండు అవుట్పుట్ పరికరాల గురించి చర్చించాను ఒకటి 7 సెగ్మెంట్ మరొకటి LCD మరియు ఆర్డ్యునోను ఉపయోగించడం మరియు ఎస్టిఎమ్ ఉపయోగించడం రెండింటినీ సర్క్యూట్ రేఖాచిత్రాలను కూడా మీకు చూపించాను మరియు ఈ 2 పరికరాలను ఉపయోగించి మీరు ఏ టెక్స్ట్లైన్ను ఎలా ప్రదర్శించవచ్చో చూపించాను మేము ముందుకు వెళ్తాము తరువాతి ఉపన్యాసాలలో మరికొన్ని ఇంటర్ఫేసింగ్ ప్రయోగాన్ని చూపిస్తాము ధన్యవాదాలు